శుభాకాంక్షలు ప్రాజెక్టుల కోసం నిష్క్రమణ సర్వేలలో మాడ్యూల్ 2 యూనిట్ 17 కు స్వాగతం చివరి యూనిట్లో ప్రయోగశాల మరియు ఎలిక్టివ్ కోర్సు నిష్క్రమణ సర్వేల రూపకల్పన మరియు ఉపయోగాన్ని మేము అర్థం చేసుకున్నాము ఈ యూనిట్లో మేము ప్రాజెక్టులను పరిశీలిస్తాము ఈ యూనిట్ యొక్క ఫలితం ప్రాజెక్ట్ నిష్క్రమణ సర్వేల రూపకల్పన మరియు ఉపయోగాన్ని అర్థం చేసుకోవడం ప్రాజెక్టులు సాధారణ యుజి ఇంజనీరింగ్ పాఠ్యాంశాల ఆధారంగా అవి అనుభవపూర్వక అభ్యాస విధానానికి ఆధారం అవుతాయి ఇది మేము తదుపరి మాడ్యూల్లో బోధనపై చర్చిస్తాము ఇప్పుడు మళ్ళీ చాలా రకాలు ఉన్నాయి దీనిలో ప్రాజెక్టులను అందించవచ్చు కానీ సాధారణంగా ప్రాజెక్టులు మినీ ప్రాజెక్టులు లేదా ప్రధాన ప్రాజెక్ట్ లేదా చివరి సంవత్సరం ప్రాజెక్ట్ కావచ్చు మినీ ప్రాజెక్ట్ను రెగ్యులర్ కోర్సులో భాగంగా సాధారణంగా అనుబంధ ప్రయోగశాల స్థానంలో అందించవచ్చు కానీ కొన్నిసార్లు ఒక ప్రయోగశాలతో పాటు మినీ ప్రాజెక్ట్ కూడా ఉండవచ్చు లేదా దానిని ఒక ప్రత్యేక కోర్సుగా అందించవచ్చు ఉదాహరణకు 0 0 2 యొక్క క్రెడిట్ నిర్మాణంతో అంటే 0 థియరీ గంటలు 0 ట్యుటోరియల్ గంటలు 2 క్రెడిట్స్ విలువైన ప్రయోగశాల కానీ అది ఒక చిన్న ప్రాజెక్ట్ టైర్ 1 ఇన్స్టిట్యూట్లలో ఇది చాలా సాధారణం ఏదేమైనా కొన్ని టైర్ 2 ఇన్స్టిట్యూట్లలో నిరంతర అంతర్గత మూల్యాంకనం అమలు చేయబడిన విధంగా బోధకులకు కొంత స్వేచ్ఛ లభిస్తుంది అప్పుడు బోధకుడు విద్యార్థులకు ఒక మినీ ప్రాజెక్ట్ ఎంపికను అందించవచ్చు ఇది పరిమిత పరిధిని కలిగి ఉంది ఎందుకంటే ఇది ఒక సెమిస్టర్లోనే జరుగుతుంది మరియు విద్యార్థులు వెళ్ళే ఇతర కోర్సులు కూడా ఉన్నాయి కాబట్టి మినీ ప్రాజెక్టుకు పరిమిత పరిధి ఉంది ప్రధాన ప్రాజెక్ట్ సాధారణంగా చివరి సెమిస్టర్లో లేదా చివరి సంవత్సరంలో 7 వ మరియు 8 వ సెమిస్టర్లలో జరుగుతుంది మరియు ఇది గణనీయమైన క్రెడిట్ వెయిటేజీని కలిగి ఉంటుంది కాబట్టి ఇది విద్యార్థులకు ఒక ప్రధాన కార్యకలాపం మరియు చాలా సంస్థలలో ఇది ఒక ప్రధాన చర్య చాలా తక్కువ సంఖ్యలో ఇన్స్టిట్యూట్స్ విద్యార్థులకు ఎంపికను అందిస్తాయి వారు ప్రధాన ప్రాజెక్ట్ చేయవచ్చు లేదా కొన్ని అదనపు కోర్సు పనులు చేయవచ్చు కానీ అది చాలా అరుదు పెద్దగా చాలా ఇన్స్టిట్యూట్లలో ప్రధాన ప్రాజెక్ట్ ఒక ప్రధాన కార్యాచరణ ప్రాజెక్టుల యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ప్రస్తుత ఇంజనీరింగ్ పాఠ్యాంశాల యొక్క సాధారణ కోర్సుల ద్వారా వాటిని సులభంగా పరిష్కరించలేని అనేక పిఒలను పరిష్కరించే సామర్థ్యం వాటికి ఉంది వాస్తవానికి PO6 నుండి PO12 వరకు PO లు ఇంజనీర్ మరియు సమాజానికి సంబంధించినవి పర్యావరణం మరియు స్థిరత్వానికి సంబంధించినవి నీతి చేస్తే పరిష్కరించే అవకాశం ఉంది మినీ ప్రాజెక్టులు పరిమితమైన పరిధిని కలిగి ఉన్నాయి అయితే ప్రధాన ప్రాజెక్ట్ ఈ PO లను చాలా సమర్థవంతంగా పరిష్కరించగలదు కానీ నిర్దిష్ట PO లను పరిష్కరించడానికి ప్రధాన ప్రాజెక్ట్ కోసం ప్రాజెక్ట్ మార్గదర్శకాలలో ఈ PO లను పరిష్కరించాల్సిన అవసరాన్ని కలిగి ఉండాలి ఉదాహరణకు ఈ ప్రాజెక్ట్ నీతి నిజంగా ఆ PO లను పరిష్కరిస్తుందో లేదో అది పర్యవేక్షణ కార్యకలాపాల్లో భాగంగా చేర్చబడాలి రుబ్రిక్స్ చేయవచ్చు మరియు రుబ్రిక్స్ యథావిధిగా విద్యార్థులతో ముందంజలో ఉండాలి మేము ఈ సమస్యలన్నింటినీ జాగ్రత్తగా చూసుకుంటే సాంప్రదాయిక కోర్సుల ద్వారా పరిష్కరించడానికి చాలా కష్టంగా ఉన్న ఈ PO లన్నింటినీ ప్రధాన ప్రాజెక్ట్ పరిష్కరిస్తుందని మేము నిర్ధారించగలము మేము మినీ ప్రాజెక్టుల కోసం నిష్క్రమణ సర్వేను చూసినప్పుడు మనకు మళ్ళీ ఎంపికలు ఉన్నాయి మినీ ప్రాజెక్ట్ రెగ్యులర్ కోర్సులో భాగంగా అమలు చేయబడవచ్చు లేదా ఇది స్వతంత్ర ప్రత్యేక కోర్సుగా అందించబడుతుంది మినీ ప్రాజెక్ట్ సాధారణ కోర్సులో భాగంగా అమలు చేయబడినప్పుడు నిష్క్రమణ సర్వే గురించి ప్రశ్నలు అడగవచ్చు వనరుల లభ్యత మంచి పరికరాలు మరియు భాగాల తగినంత సరఫరా మరియు మొదలైనవి మినీ ప్రాజెక్ట్ ఎలా అమలు చేయబడుతుందనే దానిపై ఆధారపడి కొన్ని అదనపు ప్రశ్నలను నిష్క్రమణ సర్వేలో చేర్చవచ్చు ఉదాహరణకు మినీ ప్రాజెక్ట్ సమూహ కార్యకలాపంగా అమలు చేయబడితే 2 లేదా 3 విద్యార్థులు కలిసి మినీ ప్రాజెక్ట్ను అమలు చేయడానికి అప్పుడు మనం ఒక ప్రశ్న అడగవచ్చు "మినీ ప్రాజెక్ట్ ఒక సమూహంలో సులభంగా పనిచేయడానికి సహాయపడింది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 ఇది జట్టుకృషి కూడా సంబంధించినది మినీ ప్రాజెక్ట్ను ప్రత్యేక కోర్సుగా అందిస్తే కొన్ని అదనపు పరిశీలనలు చిత్రంలోకి వస్తాయి మినీ ప్రాజెక్ట్ ప్రత్యేక కోర్సుగా అందించబడినప్పుడు ఇది సాధారణంగా విద్యార్థులకు మంచి అనుభవపూర్వక అభ్యాసాన్ని అందించడానికి రూపొందించబడింది ఇది చాలా పదునైన కానీ పరిమిత దృష్టిని కలిగి ఉంది విద్యార్థులకు ఒక నిర్దిష్ట రకమైన అనుభవాన్ని అందించడానికి మినీ ప్రాజెక్ట్ ప్రత్యేక కోర్సుగా ఇవ్వబడుతుంది తరచుగా వారు కొన్ని ఓపెన్ ఎండ్ ప్రయోగాలు కలిగి ఉంటారు మరియు అవి ప్రకృతిలో అన్వేషణాత్మకమైనవి కానీ వాటికి కొంత పరిమిత దృష్టి ఉంటుంది ఉదాహరణలు కావచ్చు మొదటి సంవత్సరంలో డిజైన్ ఆలోచన లేదా కొన్నిసార్లు రెండవ సంవత్సరంలో లేదా మొదటి సంవత్సరంలో సామాజిక వ్యవస్థాపకతకు సంబంధించిన కార్యాచరణ ఉండవచ్చు మరియు మేము ఆ ప్రాంతంలో ఒక చిన్న ప్రాజెక్ట్ను అందించవచ్చు ఇవన్నీ ప్రత్యేక కోర్సులుగా అందించే మినీ ప్రాజెక్టులు ఇతర కోర్సుల మాదిరిగానే ఒక చిన్న ప్రాజెక్ట్ కూడా తదుపరిసారి అందించాల్సిన అవసరం ఉంది మినీ ప్రాజెక్ట్ ఒక సెమిస్టర్లో స్వతంత్ర కోర్సుగా అందించబడితే మేము దానిని మరే ఇతర కోర్సుగా పరిగణించవచ్చు అది ఒక ఎంపిక మేము దీన్ని ప్రధాన ప్రాజెక్టుకు సమానమైన పద్ధతిలో కూడా భావించవచ్చు అది మరొక ఎంపిక మీరు దీన్ని మరే ఇతర కోర్సుగా భావిస్తే CO లను అభివృద్ధి చేయడం CO లను PO లు మరియు PSO లకు మ్యాప్ చేయడం CO సాధనల కోసం లక్ష్యాలను నిర్ణయించడం CO ల యొక్క వాస్తవ సాధనను కొలవడం నిష్క్రమణ సర్వే నుండి అభిప్రాయాలను సేకరించడం అంతరాల ఆధారంగా CO సాధనలు మరియు ఫీడ్బ్యాక్ డేటాలో తదుపరిసారి అదే కోర్సు అందించినప్పుడు ప్రణాళిక మెరుగుదల చేసి అందించవచ్చు ఉదాహరణకు మీరు ఈ రకమైన డేటా ఆధారంగా ఒక సంవత్సరంలో డిజైన్ థింకింగ్ పై ఒక కోర్సును అందిస్తే అదే కోర్సును అందించే తదుపరిసారి ఈ ఆఫర్ను ఎలా మెరుగుపరుచుకోవాలో మేము గుర్తించగలము తదుపరిసారి డిజైన్ ఆలోచనపై మినీ ప్రాజెక్ట్ మళ్లీ అందించబడుతుంది వాస్తవానికి ఒక మినీ ప్రాజెక్ట్ యొక్క CO లు PO ల మాదిరిగా ఉంటాయి ఉదాహరణ డిజైన్ ఆలోచనపై 0 0 2 మినీ ప్రాజెక్ట్ కోర్సును పరిగణించండి 0 సిద్ధాంత గంటలు 0 ట్యుటోరియల్స్ మరియు 4 గంటల ప్రయోగశాల పని మినీ ప్రాజెక్టుకు అంకితం చేయబడింది ఆంగ్లంలో రూపొందించగలరు కాబట్టి మేము మినీ ప్రాజెక్ట్ను నిర్వహించే విధానం బహుశా మేము వినియోగదారు అవసరాల యొక్క స్పెసిఫికేషన్తో ప్రారంభిస్తాము కాని అనధికారికంగా లేదా సెమీ ఫార్మల్గా ఇంగ్లీషులో మరియు మొదటి దశగా విద్యార్థులు దీనిని ఒక నిర్దిష్ట ఇంజనీరింగ్ సమస్యగా లాంఛనప్రాయంగా సమస్యల నివేదికగా సూత్రీకరించాలని భావిస్తున్నారు ఇప్పుడు ఈ CO దాదాపు PO2 లాగా ఉంటుంది మరొక CO కావచ్చు కోర్సు ముగింపులో విద్యార్థులు ఖర్చు ఆధారంగా డిజైన్ ప్రత్యామ్నాయాలను పోల్చగలరు మినీ ప్రాజెక్ట్ నిర్వహించిన విధానం డిజైన్ ఆధారంగా విద్యార్థులు ఖర్చును అంచనా వేస్తారు అప్పుడు విద్యార్థులు కనీసం రెండు డిజైన్ ప్రత్యామ్నాయాలను అందించమని కోరవచ్చు ఖర్చు ఆధారంగా వాటిని సరిపోల్చండి కాబట్టి CO లలో ఒకటి ఉంటే కోర్సు ముగింపులో విద్యార్థులు డిజైన్ ప్రత్యామ్నాయాలను ఖర్చు ఆధారంగా పోల్చగలుగుతారు అప్పుడు ఈ CO PO11 కి చాలా దగ్గరగా ఉంటుంది అందువల్ల అటువంటి కోర్సులలో CO PO మ్యాపింగ్ సాపేక్షంగా సూటిగా సరళంగా మరియు తేలికగా ఉంటుంది ఎందుకంటే CO దాదాపు PO లాగా కనిపిస్తుంది ప్రధాన ప్రాజెక్ట్ యొక్క తరహాలో ఒక మినీ ప్రాజెక్ట్ను భావించటం కూడా సాధ్యమే అంటే ప్రత్యేక CO లు అభివృద్ధి చేయబడవు మినీ ప్రాజెక్ట్ నేరుగా పిఒలు మరియు పిఎస్ఓలకు మ్యాప్ చేయబడుతుంది మరియు మినీ ప్రాజెక్ట్ ప్రధాన ప్రాజెక్టుగా అంచనా వేయబడుతుంది ఇది వ్రాతపూర్వక నివేదిక ప్రదర్శన వైవా కావచ్చు మరియు పిఒలు మరియు పిఎస్ఓల సాధన రుబ్రిక్స్ ఉపయోగించి జరుగుతుంది మినీ ప్రాజెక్ట్ రుబ్రిక్స్ ఉపయోగించి మూల్యాంకనం చేయబడుతుంది ఇది కూడా సాధ్యమే ఎగ్జిట్ సర్వే డేటా మినీ ప్రాజెక్ట్ నూ స్వతంత్ర కోర్సుగా అమలు చేసే విధంగా మెరుగుపరచడానికి ఉపయోగించబడుతుంది కాబట్టి మినీ ప్రాజెక్ట్ను ఈ రెండు మార్గాల్లోనూ పరిగణించడం సాధ్యమే స్వతంత్ర కోర్సుగా అందించే మినీ ప్రాజెక్ట్ కోసం నిష్క్రమణ సర్వేలో సాధారణ కోర్సులో భాగమైన మినీ ప్రాజెక్ట్ కోసం ప్రశ్నలు ఉంటాయి కానీ నిష్క్రమణ సర్వేలో కొన్ని అదనపు ప్రశ్నలు సాధ్యమే "CO లు ముందు భాగస్వామ్యం చేయబడ్డాయి " ఒకవేళ మేము CO లను వ్రాసి వాటిని కొలుస్తున్నాము "CO లు స్పష్టంగా ఉన్నాయి" కోర్సులో సాధ్యమయ్యే కార్యకలాపాలు పేర్కొన్న CO లను సాధించడంలో సహాయపడతాయి "సమస్య సూత్రీకరణలో ఉన్న సమస్యలను అర్థం చేసుకోవడంలో నాకు సహాయపడింది" అధ్యాపకులు మరియు సాంకేతిక సహాయక సిబ్బంది చాలా సహాయకారిగా ఉన్నారు ఇలా ఒక చిన్న ప్రాజెక్ట్ కోసం స్వతంత్ర కోర్సుగా అందించినప్పుడు మేము నిష్క్రమణ సర్వేలో కొన్ని ప్రశ్నలను జోడించవచ్చు ప్రధాన ప్రాజెక్ట్ ఇది సాధారణంగా ఒక ప్రధాన కార్యాచరణ చాలా ఇన్స్టిట్యూట్లలో ఇది తప్పనిసరి చర్య మరియు ఇది చివరి సెమిస్టర్లో లేదా చివరి రెండు సెమిస్టర్లలో 7 మరియు 8 వ సెమిస్టర్లలో జరుగుతుంది మరియు సాధారణంగా ఇది సమూహ చర్య ఒక బ్యాచ్కు 2 నుండి 4 మంది విద్యార్థులు కానీ చాలా అరుదుగా ఉన్నప్పటికీ పెద్ద బ్యాచ్ కలిగి ఉండటం సాధ్యమే అదేవిధంగా చాలా అరుదైన మరియు అసాధారణమైన పరిస్థితులలో ఒక విద్యార్థి ఒక ప్రాజెక్ట్ చేయడానికి అనుమతించబడవచ్చు కానీ ఇవన్నీ చాలా అరుదైనవి మరియు అసాధారణమైనవి ఇది సమూహ కార్యకలాపం మరియు విలక్షణమైనది ఇది ఇన్స్టిట్యూట్లో లేదా బాహ్య సంస్థలో బాహ్య మార్గదర్శి ఆధారంగా ఉంటుంది సాధారణంగా ఇవి SEE యొక్క భాగాలు సాధారణంగా ఇన్స్టిట్యూట్లలో సున్నితంగా ప్రాజెక్ట్ కార్యకలాపాల అమలు కోసం అనేక ప్రక్రియలు ఉంటాయి ప్రాజెక్ట్ బ్యాచ్లను రూపొందించడానికి ప్రక్రియలు ఉన్నాయి ఇన్స్టిట్యూట్కు చాలా మంచి ఎంపికలు అందుబాటులో ఉన్నాయి వాటిని రోల్ సంఖ్యలపై ఉంచవచ్చు అనగా క్రమ సంఖ్యలు అవి డిపార్ట్మెంట్ అధిపతి అవగాహన తో కలిపి విద్యార్థి ప్రయోజనాలపై ఆధారపడి ఉండవచ్చు కొన్నిసార్లు కొంతమంది మంచి విద్యార్థులను సాపేక్షంగా బలహీనమైన విద్యార్థులతో కలపవచ్చు అనేక ఎంపికలు ఉన్నాయి మరియు అనేక సంస్థలు వీటిని వివిధ మార్గాల్లో అభ్యసిస్తాయి కానీ ఇది ఒక ముఖ్యమైన కార్యకలాపాలలో ఒకటి మరియు ప్రాజెక్ట్ బ్యాచ్లు ఎలా ఏర్పడతాయనే దానిపై సంస్థలో ప్రక్రియ నిర్వచించబడుతుంది ప్రాజెక్టులను గుర్తించడం మళ్ళీ ఇక్కడ మనకు ఎంపికలు ఉన్నాయి కొన్నిసార్లు డిపార్ట్మెంట్ అందుబాటులో ఉన్న ప్రాజెక్టుల జాబితాను ఉంచుతుంది జాబితా నోటీసు బోర్డులో అందుబాటులో ఉంది మరియు దాని నుండి విద్యార్థులు తమ ప్రాధాన్యతలను ఇస్తారు కొన్నిసార్లు విద్యార్థులు తమ సొంత ఆలోచనలను ప్రదర్శించడానికి అనుమతించబడతారు మరియు ఈ ఆలోచనలను విభాగ స్థాయిలో పరిగణించవచ్చు మరియు కొన్నిసార్లు వారు ప్రాజెక్టులను గుర్తించడానికి ఆధారాన్ని ఏర్పరుస్తారు మళ్ళీ రకరకాల ఎంపికలు అందుబాటులో ఉన్నాయి ప్రాజెక్టులను బ్యాచ్లకు కేటాయించడం ప్రాజెక్ట్ గైడ్లను కేటాయించడం విద్యార్థుల ప్రాధాన్యతలతో పాటు గైడ్ ప్రాధాన్యతలు కూడా ఉండవచ్చు కాబట్టి దాని ఆధారంగా ప్రాజెక్టులకు మార్గదర్శకాలను కేటాయించే ఒక రకమైన ప్రక్రియ ఉంది CIE మరియు అనుబంధ రుబ్రిక్స్ కోసం మూల్యాంకన షెడ్యూల్ ఇవి కూడా ముందుగానే పేర్కొనబడ్డాయి పర్యవేక్షణ ఎన్నిసార్లు జరుగుతుంది మరియు పర్యవేక్షణలో సరిగ్గా ఏమి జరుగుతుంది ఈ పర్యవేక్షణ సమావేశాలలో విద్యార్థుల నుండి బట్వాడా చేయబడినవి ఏమిటి మరియు విద్యార్థులను అంచనా వేసే రుబ్రిక్స్ ఏమిటి ఇవి కూడా ప్రక్రియలో భాగం తుది పరిణామం కోసం సాధారణంగా మనకు రుబ్రిక్స్ ఉంటాయి కాబట్టి ప్రాజెక్టులకు సంబంధించిన ఈ కార్యకలాపాలన్నింటికీ మాకు ప్రక్రియలు ఉన్నాయి ఈ అన్ని అంశాలకు సంబంధించిన నిష్క్రమణ సర్వే ప్రశ్నలలో మనం ఉండవచ్చు కాబట్టి ప్రక్రియల గురించి మనకు సాధారణ ప్రశ్నలు ఉండవచ్చు ప్రాజెక్ట్ బ్యాచ్లు ఏర్పడిన విధానంతో మీరు సంతృప్తి చెందుతున్నారా మళ్ళీ ఇవన్నీ విద్యార్థుల అవగాహన మాత్రమే అని గమనించండి ఎందుకంటే ఇది ఒక సర్వే వనరుల గురించి సాధారణ ప్రశ్న మనం అడగవచ్చు ప్రాజెక్ట్ ప్రయోగశాలకు ప్రాప్యత కాబట్టి "ప్రాజెక్ట్ ప్రయోగశాలకు ప్రాప్యత సులభం మరియు సరళమైనది తగినంత ప్రయోగశాల వనరులు అందుబాటులో ఉన్నాయి లైబ్రరీ సదుపాయాలు తగినంతగా ఉన్నాయి చాలా ముఖ్యం సూచనలు రిఫరెన్స్ పుస్తకాలు మరియు అన్నింటికీ ప్రాప్యత చాలా ముఖ్యమైనది మరియు అప్పుడప్పుడు అది అందుబాటులో లేకపోతే మా లైబ్రరీలో వనరులను పంచుకోవడానికి ఇతర లైబ్రరీలతో ఈ లైబ్రరీ యొక్క ఒప్పందం ఉంటే అది సహాయకరంగా ఉంటుంది కాబట్టి "ఇతర ప్రసిద్ధ సంస్థల నుండి లైబ్రరీలకు యాక్సెస్ అటువంటి సౌకర్యం ఉందా " అని అడగవచ్చు అప్పుడు ఆర్థిక సహాయం బహుశా పరిమితం సంస్థలకు వారి స్వంత పరిమితులు ఉన్నాయి కాబట్టి ఆర్థిక సహాయం పరిమితం కావచ్చు కానీ కనీసం పరిమిత మార్గంలో సంస్థ నుండి ఆర్థిక సహాయం అందుబాటులో ఉందా ప్రాజెక్టులు అనేక PO లను పరిష్కరించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి సాధారణంగా PO లు సాంప్రదాయిక కోర్సులు ఏదైనా ఇంజనీరింగ్ పాఠ్యాంశాల్లోని సాధారణ కోర్సులు సులభంగా పరిష్కరించబడవు సరైన ప్రణాళిక ప్రాజెక్టులతో ఈ పిఒలన్నింటినీ పరిష్కరించవచ్చు ప్రాజెక్ట్ మార్గదర్శకాలు మరియు రుబ్రిక్స్ ఇక్కడ కీలక పాత్ర పోషిస్తాయి మార్గదర్శకాలు ఆ PO లను పరిష్కరించడానికి చేపట్టాల్సిన కార్యకలాపాలను ప్రత్యేకంగా పేర్కొనాలి మరియు రుబ్రిక్స్ ఆ PO లకు సంబంధించిన లక్షణాలను కలిగి ఉండాలి ఇది జరిగితే నిష్క్రమణ సర్వేలో అడిగే ప్రశ్నలు ఆ పిఒలకు సంబంధించినవి కాబట్టి నిష్క్రమణ సర్వేలో మనం చేర్చగల ప్రశ్నలు అటువంటి ప్రణాళికపై ఆధారపడి ఉంటాయి కొన్ని PO లకు సంబంధించి మార్గదర్శకాలు మరియు రుబ్రిక్స్ నిర్దిష్టంగా ఉంటే మనం అడగగలిగే ప్రశ్నలు ఇచ్చిన సమస్యకు సంబంధించిన సాహిత్య సర్వేను ప్రాజెక్ట్ పని ఆధునిక సాధనాల వాడకంలో మరియు వాటి పరిమితులను అర్థం చేసుకోవడంలో నాకు నమ్మకం కలిగించింది ప్రాజెక్ట్ పని నాకు మంచి జట్టు ఆటగాడిగా మారడానికి సహాయపడింది

మూలాల యొక్క సరైన లక్షణం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడంలో ప్రాజెక్ట్ నివేదిక నాకు సహాయపడింది తుది ప్రాజెక్ట్ ప్రదర్శన కోసం తయారీ నాకు అశాబ్దిక సమాచార మార్పిడి మేము ఇచ్చిన ప్రాజెక్ట్ నిర్వహణ మార్గదర్శకాల ఆధారంగా ప్రాజెక్ట్ను అమలు చేసాము స్వతంత్ర అభ్యాసం కొనసాగించడంలో ప్రాజెక్ట్ పని నాకు సహాయపడింది మా ప్రాజెక్ట్లో సుస్థిరత కోణం నుండి మేము ప్రతిపాదించిన సాంకేతిక పరిష్కారాలను చర్చిస్తాము ఇచ్చిన పని యొక్క నాణ్యమైన ప్రదర్శనను చేయడానికి ఇప్పుడు నాకు చాలా నమ్మకం ఉంది ప్రాజెక్ట్ పని నాకు సురక్షితమైన మరియు పర్యావరణ అనుకూలమైన సాంకేతిక పరిష్కారాలను అందించడం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవటానికి ఉపయోగపడింది విద్యార్థులు ఉంటే ఈ అంశాలతో వ్యవహరించే విభాగాన్ని కలిగి ఉండాలి అప్పుడు మేము ఈ ప్రశ్నను నిష్క్రమణ సర్వేలో అడగవచ్చు వాస్తవానికి ఎటువంటి మార్గదర్శకాలు ఇవ్వకపోతే మరియు రుబ్రిక్స్ లేనట్లయితే మరియు ఈ సమస్యల ఆధారంగా వారి ప్రాజెక్టును చేపట్టే విషయంలో విద్యార్థులకు నిజంగా సహాయం చేయకపోతే నిష్క్రమణ సర్వేలో ఈ ప్రశ్నలను అడగడం అన్యాయం కానీ ఈ అంశాలపై శ్రద్ధ వహిస్తుందని అనిపిస్తే ఆ సమస్యల నుండి విద్యార్థులు ఎంతవరకు ప్రయోజనం పొందారో మనం నిర్ణయించవచ్చు నిర్దిష్ట పిఒలకు సంబంధించి నిష్క్రమణ సర్వేలో మేము ప్రశ్నలు అడగవచ్చు ఈ PO లకు మెరుగైన సాధన సాధించడంలో ఇది మాకు సహాయపడుతుంది ఎందుకంటే కోర్సుల నుండి మాత్రమే అటువంటి PO లను సాధించడం చాలా కష్టం ఈ రకమైన మార్గదర్శకాలు అందించబడిందని నిర్ధారించడానికి ఇన్స్టిట్యూట్స్ జాగ్రత్తలు తీసుకుంటే తగిన రుబ్రిక్స్ ను ముందు పంచుకుంటాయి మరియు ఈ ప్రశ్నలను నిష్క్రమణ సర్వేలో అడిగితే అటువంటి పిఒలను బాగా సాధించడానికి మేము ఖచ్చితంగా ప్లాన్ చేయవచ్చు వ్యాయామం మినీ ప్రాజెక్ట్ కోసం ప్రాజెక్ట్ నిష్క్రమణ సర్వేను రూపొందించండి మీరు రెగ్యులర్ కోర్సులో భాగమైన మినీ ప్రాజెక్ట్ లేదా స్వతంత్ర కోర్సుగా అందించే మినీ ప్రాజెక్ట్ను ఎంచుకోవచ్చు చివరి సంవత్సరం ప్రాజెక్ట్ కోసం ప్రాజెక్ట్ సర్వే ఫారమ్ను రూపొందించండి వ్యాయామం యొక్క ఫలితాలను story com లో పంచుకున్నందుకు ధన్యవాదాలు తరువాతి యూనిట్లో అన్ని మూల్యాంకనాల నుండి డేటాను సంగ్రహించే ప్రక్రియను మరియు స్వీయ సారాంశ అభిప్రాయాన్ని తయారుచేసే విధానాన్ని మేము అర్థం చేసుకుంటాము ధన్యవాదాలు